డేటాబేస్ మానేజ్మెంట్ సిస్టమ్స్ అరగంట ఉంటుంది కాబట్టి ఇది మొదటి మాడ్యూల్ ఇక్కడ మనం కోర్సు యొక్క సారాంశం గురించి మాట్లాడుతాము కాబట్టి ఆధునిక కాలంలో డేటాబేస్ నిర్వహణ వ్యవస్థల యొక్క ప్రాముఖ్యతను మనం చర్చిస్తాము మరియు కోర్సు యొక్క విభిన్న అంశాలతో మీకు పరిచయం చేస్తాము ఇక ఇక్కడ మొదట మనకు డేటాబేస్ ఎందుకు అవసరమో వివరించడానికి ప్రయత్నిస్తాను ఆపై మనం కోర్సు కనీసావసరాలు కోర్సు ముఖ్య విషయాలు పాఠ్య పుస్తకం మరియు ఈ కోర్సులో మనకు సహాయపడే TA లపై KYC ద్వారా ముందుకి వెళదాం కాబట్టి మొదట మనకు డేటాబేస్ ఎందుకు అవసరం డేటాబేస్ నిర్వహణ వ్యవస్థ ఒక నిర్దిష్ట సంస్థ గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది పరస్పర సంబంధం ఉన్న డేటా ఉండవచ్చు వాస్తవానికి ఈ రోజు మనం జీవిస్తున్న ప్రపంచంలో మనం చూస్తే మన జీవితంలోని ప్రతి అంశాన్ని కొన్ని డేటాబేస్ అప్లికేషన్స్ చేయడానికి అనుమతిస్తుంది మనం చేస్తున్న వివిధ రకాల బుకింగ్ రిజర్వేషన్లు మనకు ఇప్పుడు అమ్మకాల కు సంబంధించి విభిన్న అప్లికేషన్స్ ని కలిగి ఉంటాయి

కాబట్టి ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోర్సులో చదివే ప్రతీ విద్యార్థికి DBMS కాన్సెప్ట్స్ లను అర్థం చేసుకోవడం చాలా అవసరం కాబట్టి మనము విశ్వవిద్యాలయ డేటాబేస్ వంటి ఒక నిర్దిష్ట డేటాబేస్ పని చేయవలసిన అవసరం ఉంది పాత రోజుల్లో డేటాబేస్ల ద్వారా ఉండేది ఇది అవసరమైన విధంగా ఒక పెద్ద సంస్థ డేటాను నిర్వహించేది కానీ డేటాను నిర్వహించడానికి డేటాను నిల్వ చేసే ఫైల్ సిస్టమ్స్ అనేది ఒకే డేటా వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు రూపాల్లో వ్రాయబడి ఉంటుంది మరియు మీరు ఒకే డేటాను బహుళ ఫైళ్ళలో వ్రాస్తారు కాబట్టి ఇది అనేక రకాల అసమానతలకు దారితీస్తుంది అలాగే అనేక అంశాలతో వాటిని వ్యవహరించాల్సి ఉంటుంది ఇక ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ విద్యార్థుల కోసం ఒక ఫైల్ ఉంది ఉపాధ్యాయుల కోసం ఒక ఫైల్ ఉంది ప్రత్యేక కోర్సుల కోసం ఒక ఫైల్ ఉంది నమోదు కోసం ఒక ఫైల్ ఉంది మరియు అనేక డేటా ఐటెమ్ల చేయవచ్చు మరియు డేటాను మరొక ఫైల్లో అప్డేట్ చేయడం మర్చిపోవచ్చు అలా చేయటం వలన చాలా సులభంగా మనకు డేటా పరంగా అస్థిరంగా మారడం జరుగుతుంది ఫైల్ సిస్టమ్స్ ఉపయోగించటం ద్వారా మనకు వచ్చే సమస్యల్లో ఇది మొదటిది డేటాను యాక్సెస్ చేయడంలో ఈ ఇబ్బంది ఎందుకంటే అవి రాండమ్ యాక్సిస్ అనేది చాలా ఎక్కువ కలిగి ఉండాలి ఉదాహరణకు మీరు ఒక బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి మీరు ఆ ఖాతాలో ఉన్న డబ్బు ని మాత్రమే తీసుకోవచ్చు కాబట్టి ఏదైనా అప్లికేషన్ దీని కోసం తనిఖీ చేయాలి కాబట్టి మీరు డేటాను నిల్వ చేయడానికి ఫైల్ సిస్టమ్ చేయడం అనేది కొంచం కష్టం అప్పుడు మనం అలా అంతటా అప్డేట్ చేయవలసి ఉంటుంది మరియు అదే మొత్తాన్ని పంపించిన ఖాతాలకు జమ చేయబడాలి అలా డబ్బు చెల్లించబడుతోంది ఇప్పుడు ఏదైనా వైఫల్యం యొక్క కొన్ని కారణాల వల్ల గాని లేదా లింక్ యొక్క అవసరం ఉందని ఇక్కడ మనకు అనేక ఉదాహరణలు ద్వారా తెలుస్తుంది డేటాబేస్ అన్ని అంటారు ఇక మీరు ప్రయాణించాలనుకుంటున్న ఒక నిర్దిష్ట తేదీన ఒక నిర్దిష్ట రైలులో బెర్త్ అనే సమస్య కలగవచ్చు కావున మీరు ముందుగా దాన్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు మరియు మరొక వినియోగదారుడు కూడా ఆ బెర్త్ లో అనేక అసమానతలను పెంచుతుంది ఈ రోజుల్లో మనం మొత్తం భద్రతా సమస్య లతో జీవిస్తున్నామని మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి సరైన భద్రత అనేది ఉండాలి వినియోగదారుడుకి ఏదైనా చేయటానికి అతనికి అనుమతించబడిన మేరకు మాత్రమే డేటాను యాక్సెస్ పరంగా భద్రత కల్పించడం కష్టం కాబట్టి డేటా ఆధారిత వ్యవస్థలు పైన పేర్కొన్న అన్ని సమస్యల నుండి జాగ్రత్తలు తీసుకునే పరిష్కారాన్ని కలిగి ఉన్నాయని మనం నిర్ధారించాము మరియు అలాంటి పనులను ఎలా చేయాలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము ఇక కోర్సు యొక్క మొత్తం ప్రణాళికను మీకు పరిచయం చేయడం ద్వారా నేను మిమ్మల్ని ముందుకు తీసుకువెళతాను ఇక మనం మొదట మాట్లాడబోయేది ఈ కోర్సు కి కావాల్సిన కనీస అవసరాలు అవేంటంటే కంప్యూటర్ సైన్స్ రూపొందించబడే క్రమం లో ప్రాథమికంగా ఇది చాలా ముఖ్యమైనది ఇక ఇక్కడ మనం ముందుగా సెట్ మెంబర్షిప్ గురించి చూద్దాం ఇక ఈ ప్రాథమిక సమితి సిద్ధాంతం గురించి మీకు ముందే బాగానే తెలిసి ఉండాలి ఒకవేళ మీకు తెలియకపోతే నేను ఒక MOOC కోర్సును గురించి గతం లో ప్రస్తావించాను మీరు కోర్సు సూచించే సెట్ సిద్ధాంతం యొక్క ఈ అంశాలపై చాలా మంచి వీడియోలను మరియు విషయాలను మీరు చూడవచ్చు ఇక మనం తర్వాత చూడబోయేది సెట్స్ వంటివి ఉన్నాయ్ మీకు వీటి గురించి తెలిసి ఉండాలి లేకపోతే డేటాబేస్ వ్యవస్థలలో ముఖ్యమైన కాన్సెప్ట్స్ ని అనుసరించడం మీకు కష్టమవుతుంది ఎందుకంటే ఈ వ్యవస్థ ప్రధానంగా ఈ కోర్సులో రిలేషనల్ మోడల్ పై ఈ MOOC కోర్సును మీరు చూడవచ్చు ట్రుథ్ వాల్యూస్ ట్రూ అండ్ ఫాల్స్ గురించి వివరంగా తెలుసుకోండి

మనకు ఇక్కడ ప్రెడికేట్ లాజిక్ MOOC కోర్సు మీకు మరింత సహాయం అవుతుంది కంప్యూటర్ సైన్స్ యొక్క అంశాలపై ఖచ్చితంగా మీకు డేటా స్ట్రక్చర్ అర్రే లిస్ట్ మరియు హాష్ పట్టికలు అనే కాన్సెప్ట్స్ ఆధారంగా భారీగా రూపొందించబడతాయి అల్గోరిథంల గురించి MOOC లో రెండు అద్భుతమైన కోర్సులు ఉన్నాయి వీటి నుండి మీకు అవసరమైతే మీరు నేర్చుకోవచ్చు కామన్ అల్గోరిథంలతో కాన్సెప్ట్స్ నేను తప్పనిసరి అని గుర్తించిన కనీస అవసరం ఐన కొన్ని కాన్సెప్ట్స్ కోర్సు యొక్క ప్రధాన భాగాలకు ఖచ్చితంగా అవసరమవుతాయి మీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఎనాలిసిస్ అండ్ డిజైన్ తో కొంత పరిచయం ఉంటే మంచిది కాబట్టి మళ్ళీ కొన్ని సంబంధిత MOOCs కోర్సులు నుండి మీరు కొన్ని కాన్సెప్ట్స్ ని నేర్చుకోటం మంచిది వాటి గురించి ఇక్కడ ప్రస్తావించబడ్డాయి ఒకసారి కోర్స్ యొక్క అవుట్ లైన్ గమనిస్తే నేను చెప్పినట్లుగా కోర్సు 40 మాడ్యూళ్ళను కలిగి ఉంటుంది కాబట్టి ఇది 8 వారాలుగా విభజించబడింది 1 వ వారం నుండి 8 వ వారం వరకు మనం వేర్వేరు వారాల్లో చేసే పనుల ఆధారంగా ఈ ప్రణాళిక ఇవ్వబడుతుంది కాబట్టి కోర్సు ముగుస్తున్న కొద్దీ ఈ అంశాలపై ఈ మాడ్యూళ్ల ద్వారా మిమ్మల్ని ముందుకి తీసుకెళ్తాము మరియు కుడి వైపున మొదటి వారం నుండి 5 వ వారం మొదటి సగం వరకు మనం కవర్ చేయబోయే కోర్సు యొక్క ప్రారంభ భాగం ప్రధానంగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఏర్పాటు చేయబడ్డాయి అని అర్థం ఇక పెద్ద సంఖ్యలో డేటాబేస్ ఇంజనీర్లు యొక్క మాస్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకోవాలి ఐదవ వారం మధ్య నుండి స్టోరేజ్ ని కోర్సు లోని రెండవ భాగంలో ఎక్కువగా గమనిస్తారు మరియు కోర్సు యొక్క రెండవ భాగంలో డేటాబేస్ DBMS డిజైనర్లకు కూడా ఉపయోగపడుతుంది మీరు నిజంగా ఒక అధునాతన ప్రోగ్రామర్ కావాలనుకుంటే డేటాబేస్ ఇంజనీరింగ్ తో మీకు ఉన్న పరిచయం అత్యధిక స్థాయిలో ఉండాలి అని గుర్తుంచుకోండి మరియు తరువాతి భాగాలలో వాటిని చాలా తక్కువ గా ఉపయోగించినప్పటికీ అవి భవిష్యత్తులో మంచి రూపకల్పన స్థిరమైన సమర్థవంతమైన వ్యవస్థ యొక్క మంచి అభివృద్ధికి అవి అవసరం అవుతాయి మనం డేటాబేస్ సిస్టమ్ కాన్సెప్ట్ బై సిల్బర్స్చాట్జ్ కోర్త్ మరియు సుదర్శన్ అనే పాఠ్యపుస్తకాన్ని అనుసరిస్తున్నాం ఇది ఆరవ ఎడిషన్ డేటాబేస్ వ్యవస్థలలో ఇది ఒక శాస్త్రీయ పుస్తకం ప్రస్తుత వెర్షన్ వాస్తవానికి ఏడవ ఎడిషన్ కాబట్టి మీకు అవకాశం ఉంటె ఏడవ ఎడిషన్కు కూడా ఉపయోగించవచ్చు కాని ఈ కోర్సులో మనం అనుసరిస్తున్న ఆరవ ఎడిషన్ సరిపోతుంది కాబట్టి ఈ పుస్తకం యొక్క కాపీని పొందటానికి మీరు ప్రయత్నించాలని నేను సలహా ఇస్తున్నాను ఇక మాకు వేర్వేరుగా ముగ్గురు టిఎలు రాయవచ్చు కావున ఇవి కోర్సు యొక్క మొత్తం వివరాలు కావున ఈ మాడ్యూల్లో మోడరన్ డే అప్లికేషన్స్ కాదు ఇది కేవలం మీకు ఏ మాత్రం నాలెడ్జి ఉందనేది మీ సంసిద్ధతను స్వీయ అంచనా కోసం మీకు ఇవ్వడం జరిగింది ఇక మీరు రిలేషన్ ఫంక్షన్ పై చాలా ఎక్కువగా ఆధారపడి ఉండే కోర్సు అని దయచేసి గుర్తుంచుకోండి కాబట్టి ఆ విషయాలను అర్థం చేసుకోవడంలో మీకు ఇబ్బంది ఉంటే గనక కోర్సు ద్వారా అర్థం చేసుకోవడంలోను మరియు సమస్య పరిష్కారంలో మీరు అనేక ఇబ్బందుల్లో పడతారు మొత్తానికి ఇది మన మొదటి మాడ్యూల్ గురించిన టాపిక్స్ తదుపరి మాడ్యూల్ నుండి మనము డేటాబేస్ నిర్వహణ వ్యవస్థను ప్రవేశపెట్టడం ప్రారంభిస్తాము కోర్సును నేర్చుకోవడానికి ప్రయత్నించండి మంచి డేటాబేస్ ఇంజనీర్ కావడానికి ప్రయత్నించండి